హలో గత అధ్యాయం లో మనం రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ అది పని చేయు విధానాన్ని దాని అప్లికేషన్స్ మరియు ఆచరణాత్మకంగా లభించే రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క లక్షణాలు చర్చించాము ఆ తరువాత మేము ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లపై చర్చ ప్రారంభించాము తరువాత స్లో వేవ్ స్ట్రక్చర్స్ గురించి ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్లో స్లో వేవ్ స్ట్రక్చర్స్ను ఎలా ఎందుకు ఉపయోగిస్తామో చర్చించాము ఆపై మేము హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లపై చర్చ ప్రారంభించాము మేము హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల స్ట్రక్చర్ గురించి చర్చించాము ఈ రోజు నేను హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల పని తో ప్రారంభిస్తాను అప్పుడు మాగ్నెట్రాన్ వంటి క్రాస్ ఫీల్డ్ మైక్రోవేవ్ ట్యూబ్ల గురించి చర్చిస్తాను కాబట్టి హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లు పని చేయు విధానం తో ప్రారంభిద్దాం కాబట్టి ఇది హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యొక్క ప్రాథమిక స్కిమాటిక్ దీనిలో ట్యూబ్లో ఎలక్ట్రాన్లు ఇంజెక్ట్ చేయబడిన కాథోడ్ ఇది మరియు ట్యూబ్ ద్వారా ప్రయాణించిన తరువాత ఎలక్ట్రాన్లు సేకరించే కలెక్టర్ ఇది మరియు ఇది హెలిక్స్ స్ట్రక్చర్ ఉన్న RF ఇంటరాక్షన్ రీజియన్ మరియు హెలిక్స్ వద్ద ఈ పాయింట్ దగ్గర RF ఇన్పుట్ అందించబడుతుంది మరియు హెలిక్స్ RF అవుట్పుట్ ఈ పాయింట్ వద్ద గ్రహించబడుతుంది ఈ హెలిక్స్ మధ్యలో రిఫ్లెక్ట్ అయ్యే వేవ్ ను అటెన్యుయేట్ చేయడానికి ఒక అటెన్యుయేటర్ ఉంది మరియు ఈ ట్యూబ్ చుట్టూ పర్మనెంట్ మాగ్నెట్ ఉంది ఇది ఎలక్ట్రాన్ కిరణాలను పట్టుకోవడానికి మాగ్నెటిక్ ఫీల్డ్ ని అందిస్తుంది కాబట్టి ఈ హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లలో ఉన్న భాగాలు ఇవి ఇప్పుడు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లలో ఎలక్ట్రాన్లు ఎలా కదులుతాయో చూద్దాం కాబట్టి కాథోడ్ లో ఈ పాయింట్ నుండి ఎలక్ట్రాన్లు ఇంజెక్ట్ చేయబడతాయి మరియు అవి హెలిక్స్ నిర్మాణంలోకి ప్రవేశించే ముందు ఒకే వేగంతో ప్రయాణిస్తాయి మరియు హెలిక్స్ స్ట్రక్చర్ లోకి ప్రవేశించిన తరువాత వాటి వెలాసిటీ మాడ్యులేట్ చేయబడుతుంది మరియు ఆ వెలాసిటీ ఎలా మాడ్యులేట్ చేయబడిందో చూద్దాం కాబట్టి ఫీల్డ్ 0 అయినప్పుడు హెలిక్స్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు ఆ ఎలక్ట్రాన్ల వెలాసిటీ మార్చబడదు మరియు ఫీల్డ్ అనేది యాక్సిలరేటింగ్ ఫీల్డ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ హెలిక్స్లోకి ప్రవేశించినప్పుడు ఎలక్ట్రాన్ యాక్సిలరేట్ అవుతుంది మరియు ఫీల్డ్ రిటార్డింగ్ ఫీల్డ్ అయినప్పుడు హెలిక్స్లోకి ప్రవేశించే ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ తక్కువగా ఉంటుంది అప్పుడు ఆ వెలాసిటీ మాడ్యులేటెడ్ ఎలక్ట్రాన్ ఈ ఫీల్డ్ లో RF ఇంటరాక్షన్ ఫీల్డ్లో ప్రయాణిస్తుంది ఎందుకంటే ఈ వెలాసిటీ మాడ్యులేషన్ కారణంగా అవి ఎలక్ట్రాన్లు బంచెస్ ను ఏర్పరుస్తాయి మరియు ఈ బంచెస్ తరువాతి సైకిల్ లో RF ఇంటరాక్షన్ రీజియన్ లో ఉన్న ఫీల్డ్ కి వాటి కైనెటిక్ ఎనర్జీ ని ఇస్తాయి కాబట్టిఈ RF ఇంటరాక్షన్ రీజియన్ లో ఎలక్ట్రాన్లు ఈ విధంగా కదులుతాయి మరియు ఈ పాయింట్ నుండి అవుట్పుట్ తీసుకోబడుతుంది మరియు ఈ సమయంలో వాటి కైనెటిక్ ఎనర్జీ ని హెలిక్స్ కు అందించిన తరువాత వాటిని కలక్టర్ సేకరిస్తుంది ఇప్పుడు బంచింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం మరియు అటెన్యూయేటర్ యొక్క ప్రభావం ఏమిటి మరియు ఎలా ఉంటుంది కాబట్టి ప్రారంభంలో RF సిగ్నల్ ఇన్పుట్ VsV1sin ωt అనేది ఈ హెలిక్స్ కి ఇవ్వబడుతుంది ఈ ప్రారంభ సిగ్నల్ కారణంగా ఎలక్ట్రాన్ లు ఈ విధంగా బంచ్ గా ఏర్పడుతాయి మరియు ఈ బంచెస్ వాటి కైనెటిక్ ఎనర్జీ ని తదుపరి సైకిల్ లో ఉన్న RF ఫీల్డ్ కి వదులుతాయి మరియు RF సిగ్నల్ యొక్క యాంప్లిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఈ రెండింటి నుండి చూడగలిగినట్లుగా ఈ దానితో పోలిస్తే ఇది యాంప్లిఫైఎడ్ సిగ్నల్ కాబట్టి ఈ యాంప్లిఫై అయిన RF సిగ్నల్ ఎలక్ట్రాన్ యొక్క దట్టమైన బంచెస్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఎలక్ట్రాన్ యొక్క దట్టమైన బంచెస్ RF సిగ్నల్ను మరింత యాంప్లిఫై చేస్తాయి RF సిగ్నల్ నిరంతరం యాంప్లిఫై చేయబడుతుంది మరియు ఈ RF సిగ్నల్ అటెన్యుయేటర్ వద్దకు చేరుకునే వరకు యాంప్లిఫై చేయబడుతుంది మరియు అటెన్యూయేటర్ వద్ద RF సిగ్నల్ అటెన్యుయేట్ అవుతుంది మరియు ఆ తరువాత ఎలక్ట్రాన్ బీమ్ నుండి RF సిగ్నల్కు కైనెటిక్ పవర్ ని బంచ్ చేయడం మరియు బదిలీ చేయడం వంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి హెలికల్ నిర్మాణంలో RF సిగ్నల్ ఈ విధంగా యాంప్లిఫై చేయబడుతుంది మరో విషయం ఏమిటంటే ఎలక్ట్రాన్ బీమ్ మరియు RF సిగ్నల్ యొక్క పరస్పర చర్య సమయంలో మేము ఈ రెండింటి వెలాసిటీ గురించి మాట్లాడలేదు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లో ఉన్న హెలికల్ స్ట్రక్చర్ యొక్క వెలాసిటీ ద్వారా పోల్చబడుతుంది మేము ఇంతకుముందు చర్చించినట్లు గా ఈ హెలికల్ నిర్మాణం ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ ని తగ్గిస్తుంది మరియు అందువల్ల ఎలక్ట్రాన్ బీమ్ మరియు ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒకదానితో ఒకటి కలవడానికి తగినంత సమయం లభిస్తుంది ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ తగ్గిన మొత్తం హెలిక్స్ యొక్క టర్న్స్ సంఖ్య మరియు హెలిక్స్ యొక్క డయామీటర్ ద్వారా నిర్ణయించవచ్చు కాబట్టి ఇదంతా హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లు పని చేయు విధానము కి సంబంధించిన విషయము ఇప్పుడు ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల యొక్క ప్రత్యేకతలను చూద్దాము కాబట్టి హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు పని చేయగల ఫ్రీక్వెన్సీ పరిధి 1 GHz నుండి 100 GHz వరకు ఉంటుంది మరియు ఇది యావరేజ్ గా 10 KW వరకు అవుట్పుట్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు 10 dB వరకు మరియు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల ఎఫిషియెన్సీ 20 నుండి 40 వరకు ఉంటుంది ఇప్పుడు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల యొక్క అప్లికేషన్స్ ను చూద్దాం హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లను బ్రాడ్బ్యాండ్ మైక్రోవేవ్ రిసీవర్లలో లో నాయిస్ RF యాంప్లిఫైయర్లుగా ఉపయోగించవచ్చు మరియు వైడ్బ్యాండ్ కమ్యూనికేషన్ లింక్లు మరియు సుదూర టెలిఫోనీలోసిగ్నల్స్ ను యాంప్లిఫై చేయడానికి రిపీటర్లు అవసరం మరియు ఆ రిపీటర్లలో ఈ హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లను సిగ్నల్స్ యాంప్లిఫై చేయడానికి యాంప్లిఫైయర్ గా ఉపయోగించవచ్చు మరియు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లను కమ్యూనికేషన్ శాటిలైట్స్ లో కూడా పవర్ అవుట్పుట్ ట్యూబ్ గా ఉపయోగించవచ్చు ఈ హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లను మీడియం పవర్ లేదా హై పవర్ శాటిలైట్ ట్రాన్స్పాండర్ అవుట్పుట్లకు కూడా ఉపయోగించవచ్చు మరియు వాటి అధిక శక్తులు మరియు ఎక్కువ బ్యాండ్విడ్త్ కారణంగా వాటిని ట్రోపోస్కాటర్ లింక్లలో కూడా ఉపయోగించవచ్చు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల యొక్క మరికొన్ని అప్లికేషన్ లు అవి గాలిలో ప్రయాణించే వాటిలో ఉపయోగించవచ్చు ఓడలో ప్రయాణించే వాటిలో పల్స్ అధిక శక్తి రాడార్లలో ఉపయోగించవచ్చు ఎలక్ట్రానిక్ కౌంటర్ కొలత వ్యవస్థ ECM లో కూడా వీటిని ఉపయోగించవచ్చు మరియు వాటిని ఫేజ్డ్ అర్రే రాడార్లలో కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఇదంతా హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల యొక్క అప్లికేషన్ లకి సంబంధించిన విషయము అప్పటి నుండి మేము ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్లు మరియు మల్టీ క్యావిటీ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లను చర్చించాము కాబట్టి ఈ రెండింటినీ పోల్చండి క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లలో మల్టిపుల్ కావిటీస్ ఉన్నాయి ఒకటి ఇన్పుట్ క్యావిటీ దీనిని బంచర్ క్యావిటీ అని కూడా పిలుస్తారు మరొకటి అవుట్పుట్ క్యావిటీ దీనిని క్యాచర్ క్యావిటీ అని కూడా పిలుస్తారు మరియు ఆ రెండు ఇన్పుట్ మరియు అవుట్పుట్ క్యావిటీల మధ్య కూడా బహుళ క్యావిటీలను ఉపయోగించవచ్చు వీటిని మల్టీ క్యావిటీ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ పెంచడానికి రీఎంట్రన్ట్ క్యావిటీస్ అని పిలుస్తారు అయితే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్లో సర్క్యూట్ అనేది నాన్ రెసోనెంట్ మైక్రోవేవ్ సర్క్యూట్ ఇప్పుడు తదుపరి వ్యత్యాసం క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ ఒక నారో బ్యాండ్ డివైస్ అయితే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ వైడ్ బ్యాండ్ డివైస్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్లతో పోలిస్తే క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లు హై ఎఫిషియెన్సీ ని కలిగి ఉంటాయి మేము ఇంతకుముందు చర్చించినట్లుగా క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ యొక్క ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ 50 GHz వరకు ఉంటుంది అయితే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 100 GHz వరకు ఉంటుంది మరియు క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లు లో నాయిస్ యాంప్లిఫైయర్లు కాబట్టి అవి 2 5 W వరకు మాత్రమే నిర్వహించగలరు అయితే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్లు హై పవర్ యాంప్లిఫైయర్లు ఇవి 200 W పవర్ ని నిర్వహించగలవు క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ మరియు ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ మధ్య మరో ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే ఎలక్ట్రాన్ బీమ్ మరియు RF ఫీల్డ్ యొక్క పరస్పర చర్య క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లోని రెసోనెంట్ కావిటీస్ యొక్క అంచులలో మాత్రమే ఇది జరుగుతుంది అయితే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్లో ఎలక్ట్రాన్ బీమ్ మరియు RF ఫీల్డ్ యొక్క పరస్పర చర్య సర్క్యూట్ యొక్క మొత్తం పొడవుపై లేదా మొత్తం హెలికల్ నిర్మాణంపై నిరంతరంగా ఉంటుంది మరియు క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లలో ప్రతి క్యావిటీ స్వతంత్రంగా పనిచేస్తుంది అయితే కపుల్డ్ క్యావిటీలో ప్రయాణించే వేవ్ ట్యూబ్లలో క్యావిటీ ల మధ్య కప్లింగ్ ఉంటుంది చివరి వ్యత్యాసం క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లోని వేవ్ నాన్ ప్రొపగేటింగ్ గా ఉంటుంది ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లోని వేవ్ ప్రొపగేట్ అవుతుంది కాబట్టి ఇదంతా క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ మరియు ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ల మధ్య వ్యత్యాసాలకు సంబంధించిన విషయాలు ఇప్పటివరకు మేము లీనియర్ బీమ్ ట్యూబ్స్ గురించి వాటి విభిన్న వర్గీకరణల గురించి చర్చించాము ఇప్పుడు మేము M రకం ట్యూబ్ లను చర్చిస్తాము M రకం మైక్రోవేవ్ ట్యూబ్ లను క్రాస్డ్ ఫీల్డ్ మైక్రోవేవ్ ట్యూబ్స్ అని కూడా పిలుస్తారు దీనిలో dc ఎలక్ట్రిక్ ఫీల్డ్ dc మాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్ఫెన్దిక్యూలర్ గా ఉంటుంది క్రాస్ ఫీల్డ్లు అనే పేరు సూచించినట్లుగా ఇవి వ ఒకదానికొకటి పర్ఫెన్దిక్యూలర్ గా ఉన్నాయని సూచిస్తున్నాయి మరియు ఈ క్రాస్డ్ ఫీల్డ్ ట్యూబ్స్ మూడు రకాలు మొదటిది రెసోనెంట్ రకం రెండవది నాన్ రెసోనెంట్ మరియు చివరిది మాజర్ ప్రభావం ఆధారిత స్ట్రక్చర్స్ ఇప్పుడు మాజర్ ప్రభావం అంటే ఏమిటి మాజర్ అంటే రేడియేషన్ యొక్క స్టిములేటెడ్ ఎమిషన్ ద్వారా మైక్రోవేవ్ యాంప్లిఫికేషన్ మరియు మాజర్ ప్రభావం సూత్రంపై పనిచేసే మైక్రోవేవ్ ట్యూబ్స్ యొక్క ఉదాహరణ గైరోట్రాన్ కాబట్టి బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా కదిలే ఎలక్ట్రాన్ల యొక్క స్టిములేటెడ్ సైక్లోట్రాన్ రెసోనెన్స్ ద్వారా గైరోట్రాన్ అధిక ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ గైరోట్రాన్లు 500 MHz వరకు అవుట్పుట్ ఫ్రీక్వెన్సీలను ఉత్పత్తి చేయగలవు మరియు ఈ గైరోట్రాన్ 20 GHz నుండి 500 GHz వరకు అవుట్పుట్ ఫ్రీక్వెన్సీలను ఉత్పత్తి చేయగలదు మరియు అవి 2 మెగావాట్ల వరకు అవుట్పుట్ పవర్ ని ఉత్పత్తి చేయగలవు మరియు గైరోట్రాన్ మైక్రోవేవ్ ట్యూబ్ లను ఇండస్ట్రియల్ హీటింగ్ అప్లికేషన్స్ లో అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ వంటివి ప్లాస్మాను హీట్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇదంతా గైరోట్రాన్ కి సంబంధించిన విషయము ఇప్పుడు రెసొనెంట్ స్ట్రక్చర్స్ లో స్టాండింగ్ వేవ్స్ ఉన్నాయి మరియు ఈ రకమైన మైక్రోవేవ్ ట్యూబ్ లలో మల్టిపుల్ రిఎంట్రన్ట్ క్యావిటీలు ఉపయోగించబడతాయి రెసొనెంట్ మైక్రోవేవ్ ట్యూబ్స్ ఉదాహరణ మాగ్నెట్రాన్ మరియు నాన్ రెసొనెంట్ రకం స్ట్రక్చర్స్ ను ఫార్వర్డ్ వేవ్ స్ట్రక్చర్స్ మరియు బ్యాక్వర్డ్ వేవ్ స్ట్రక్చర్స్ గా వర్గీకరించవచ్చు రిఎంట్రన్ట్ క్యావిటీ స్ట్రక్చర్స్ మరియు నాన్ రిఎంట్రన్ట్ క్యావిటీ స్ట్రక్చర్స్ గా వర్గీకరించవచ్చు కాబట్టి ఇదంతా క్రాస్డ్ ఫీల్డ్ మైక్రోవేవ్ ట్యూబ్స్ వర్గీకరణ కి సంబంధించిన విషయము ఇప్పుడు మాగ్నెట్రాన్ ఆసిలేటర్ లను చూద్దాము సాధారణంగా మాగ్నెట్రాన్ ఆసిలేటర్లలో కొన్ని రకాల కాథోడ్ మరియు యానోడ్ ఉంటాయి ఇవి dc ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి dc మాగ్నెటిక్ ఫీల్డ్ కి నార్మల్ గా ఆపరేట్ చేయబడతాయి మరియు ఈ క్రాస్డ్ ఫీల్డ్ కారణంగా ఎలక్ట్రాన్ల కదలిక కర్వ్డ్ పాత్ లో ఉంటుంది ఈ మాగ్నెట్రాన్ ఆసిలేటర్లు మూడు రకాలు మొదటిది స్ప్లిట్ యానోడ్ మాగ్నెట్రాన్ రెండవది సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ మాగ్నెట్రాన్cyclotron frequency magnetron మరియు మూడవది ట్రావెలింగ్ వేవ్ మాగ్నెట్రాన్ స్ప్లిట్ యానోడ్ మాగ్నెట్రాన్ యానోడ్ యొక్క రెండు విభాగాల మధ్య స్టాటిక్ నెగటివ్ రెసిస్టెన్స్ను ఉపయోగిస్తుంది మరియు ఈ కారణంగా ఈ రకమైన ఆసిలేటర్ల ఎఫిషియెన్సీ తక్కువగా ఉంటుంది మరియు ఇవి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ లో ఉపయోగపడతాయి మరియు సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ మాగ్నెట్రాన్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పార్లల్ గా ఎలక్ట్రాన్ల ఆసిలేషన్ మధ్య సింక్రనైజేషన్ ప్రభావంతో పనిచేస్తాయి మరియు ఈ రకమైన మాగ్నెట్రాన్లు తక్కువ ఎఫిషియెన్సీ ని కలిగి ఉంటాయి మరియు అవి తక్కువ అవుట్పుట్ పవర్ ను మాత్రమే ఉత్పత్తి చేయగలవు ట్రావెలింగ్ వేవ్ మాగ్నెట్రాన్లలో ట్రావెలింగ్ వేవ్ లీనియర్ బీమ్ ట్యూబ్స్లో మేము చర్చించినట్లుగా ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తో ఎలక్ట్రాన్ల పరస్పర చర్య ఉంది కాబట్టి ట్రావెలింగ్ వేవ్ స్ట్రక్చర్స్ వల్ల అవి ఎక్కువ అవుట్పుట్ పవర్ ని ఉత్పత్తి చేయగలవు మరియు ఇతర రెండింటితో పోలిస్తే అవి మంచి ఎఫిషియెన్సీ ని కలిగి ఉంటాయి మరియు సిలిండ్రికల్ మాగ్నెట్రాన్ లీనియర్ మాగ్నెట్రాన్ కోయాక్సియల్ మాగ్నెట్రాన్ మరియు వోల్టేజ్ ట్యూనబుల్ మాగ్నెట్రాన్ ఇన్వర్టెడ్ కోయాక్సియల్ మాగ్నెట్రాన్ మరియు ఫ్రీక్వెన్సీ ఎజైల్ మాగ్నెట్రాన్ వంటి అనేక రకాల ట్రావెలింగ్ వేవ్ మాగ్నెట్రాన్లు ఉన్నాయి ఈ రకమైన మాగ్నెట్రాన్ల పని కొంతవరకు సమానంగా ఉంటుంది కాబట్టి మేము ఈ సిలిండ్రికల్ మాగ్నెట్రాన్ గురించి మాత్రమే చర్చిస్తాము సిలిండ్రికల్ మాగ్నెట్రాన్ మరియు ప్లానార్ లేదా లీనియర్ మాగ్నెట్రాన్లలో వ్యత్యాసం వాటి స్ట్రక్చర్స్ లో ఉంటుంది సిలిండ్రికల్ మాగ్నెట్రాన్లో కాథోడ్ మరియు యానోడ్ సిలిండ్రికల్ రూపంలో ఉంటాయి అయితే లీనియర్ లేదా ప్లానర్ మాగ్నెట్రాన్లో కాథోడ్ మరియు యానోడ్ ప్లానార్ రూపం లేదా లీనియర్ రూపంలో ఉంటాయి మరియు వోల్టేజ్ ట్యూనబుల్ మాగ్నెట్రాన్లు బ్రాడ్బ్యాండ్ మాగ్నెట్రాన్లు దీనిలో మనం యానోడ్ మరియు సోల్ మధ్య వర్తించిన వోల్టేజ్ను మారిస్తే ఫ్రీక్వెన్సీ మారుతుంది కాబట్టి ఇదంతా దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సిలిండ్రికల్ మాగ్నెట్రాన్ గురించి చర్చిద్దాం సిలిండ్రికల్ మాగ్నెట్రాన్ను మల్టీ కేవిటీ మాగ్నెట్రాన్ అని కూడా పిలుస్తారు దీనిలో కాథోడ్ మరియు యానోడ్ సిలిండ్రికల్ ఆకారంలో ఉంటాయి మరియు కాథోడ్ మరియు ఫిలమెంట్ ట్యూబ్ మధ్యలో ఉంచబడతాయి మరియు వీటికి ఫిలమెంట్ లీడ్స్ మద్దతు ఇస్తాయి కాథోడ్ హై ఎమిషన్ మెటీరియల్ తో తయారవుతుంది తద్వారా ఇది పరోక్షంగా హీట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది మరియు యానోడ్ మరియు కాథోడ్ మధ్య ఖాళీని RF ఇంటరాక్షన్ స్పేస్ అంటారు కాథోడ్ చుట్టుకొలత చుట్టూ 8 నుండి 20 సిలిండ్రికల్ క్యావిటీలు ఉన్నాయి మరియు ఆ కావిటీలను రెసోనెంట్ కావిటీలు లేదా రీఎంట్రన్ట్ కావిటీలు అంటారు మరియు ప్రతి క్యావిటీ కి ఒక స్లాట్ ఉంటుంది అది క్యావిటీ ని RF ఇంటరాక్షన్ స్పేస్ కి కనెక్ట్ చేస్తుంది మరియు ఈ కావిటీస్ ప్రతి ఒక్కటి పార్లల్ రెసోనెంట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి ఇది పార్లల్ రెసోనెంట్ సర్క్యూట్ లేదా ట్యాంక్ సర్క్యూట్ మరియు పార్లల్ రెసోనెంట్ సర్క్యూట్ యొక్క రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ fr12πLC చే ఇవ్వబడుతుంది ఇంటరాక్షన్ రీజియన్ తో క్యావిటీ ని కలిపే స్లాట్ కెపాసిటర్గా పనిచేస్తుంది మరియు క్యావిటీ వాల్స్ ఇండక్టర్ గా పనిచేస్తాయి కాబట్టి కెపాసిటెన్స్ ఈ గ్యాప్ యొక్క భౌతిక పరిమాణం ద్వారా నిర్ణయించబడుతుంది మరియు ఈ క్యావిటీ యొక్క భౌతిక పరిమాణం ద్వారా ఇండక్టెన్స్ను నిర్ణయించవచ్చు కాబట్టి ఈ క్యావిటీ యొక్క రెసోనెంట్ ఫ్రీక్వెన్సీని క్యావిటీ యొక్క భౌతిక కొలతలు ద్వారా నిర్ణయించవచ్చు ఇప్పుడు కాథోడ్ మరియు యానోడ్ మధ్య dc వోల్టేజ్ వర్తించబడుతుంది మరియు కాథోడ్ యొక్క అక్షం వెంట మాగ్నెటిక్ ఫీల్డ్ వర్తించబడుతుంది కాబట్టి ఈ ప్లేన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్గా ఉంటుంది మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ఈ దిశలో ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒకదానికొకటి పర్పెండికులర్ గా ఉంటాయి మరియు DC వోల్టేజ్ V0ను మార్చడం ద్వారా మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ యొక్క మార్గాన్ని మార్చవచ్చు కాబట్టి ఈ రెండు పారామితులను సరిగ్గా ఎంచుకోవడం ద్వారా DC వోల్టేజ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ల మార్గాన్ని సైక్లోయిడల్ గా చేయవచ్చు మరియు అది DC వోల్టేజ్ మరియు మాగ్నెటిక్ ఫ్లక్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇదంతా మల్టీ క్యావిటీ మాగ్నెట్రాన్ స్ట్రక్చర్ కి సంబంధించిన విషయము ఇప్పుడు మల్టీ క్యావిటీ మాగ్నెట్రాన్ గురించి నేర్చుకుందాం కాబట్టి మల్టీ క్యావిటీ మాగ్నెట్రాన్ యొక్క పనిని నాలుగు దశలుగా విభజించవచ్చు మొదటి దశ ఒక dc ఫీల్డ్లో ఎలక్ట్రాన్ బీమ్ యొక్క జనరేషన్ మరియు యాక్సిలరేషన్ మరియు రెండవ దశ ac ఫీల్డ్లో ఎలక్ట్రాన్ బీమ్ యొక్క వెలాసిటీ మాడ్యులేషన్ మరియు మూడవ దశ బంచ్ ఫార్మేషన్ లేదా స్పేస్ ఛార్జ్ వీల్ ఫార్మేషన్ మరియు చివరి దశ పవర్ ని AC ఫీల్డ్ కి పంపిణీ చేయడం ఇప్పుడు మేము ఈ దశలను ఒక్కొక్కటిగా చర్చిస్తాము మొదటి దశను dc ఫీల్డ్లో ఎలక్ట్రాన్ బీమ్ యొక్క జనరేషన్ మరియు యాక్సిలరేషన్ గురించి చర్చిద్దాం కాబట్టి ఈ యానోడ్కు పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వబడుతుంది మరియు ఈ యానోడ్కు సంబంధించి ఇది నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లు పాజిటివ్ నుండి నెగిటివ్ గా ఉంటాయి ఇది యానోడ్ నుండి కాథోడ్ వరకు రేడియల్గా లోపలికి ఉంటుంది మరియు ఎలక్ట్రాన్పై ఫోర్స్ F q E అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్పై ఫోర్స్ కాథోడ్ నుండి యానోడ్ వరకు రేడియల్గా బాహ్యంగా ఉంటుంది కాబట్టి మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే ఎలక్ట్రాన్లపై కాథోడ్ నుండి యానోడ్ వరకు dc ఎలక్ట్రిక్ పవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కాథోడ్ నుండి విడుదలయ్యే అన్ని ఎలక్ట్రాన్లు ఈ నీలిరంగు రేఖ వంటి యానోడ్ వైపు రేడియల్గా కదులుతాయి ఇప్పుడు బలహీనమైన మాగ్నెటిక్ ఫీల్డ్ వర్తింపజేస్తే ఎలక్ట్రాన్పై రిజల్టెన్ట్ పవర్ ఈ దిశలో ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈ మార్గంలో కదులుతుంది ఇప్పుడు మేము మాగ్నెటిక్ ఫీల్డ్ బలాన్ని పెంచితే ఎలక్ట్రాన్ యొక్క మార్గం మరింత వంగి ఉంటుంది మరియు మేము మాగ్నెటిక్ ఫీల్డ్ బలాన్ని మరింత పెంచుతాము అప్పుడు ఒక సమయంలో యానోడ్ నుండి ఎలక్ట్రాన్ యొక్క డిఫ్లెక్షన్ ఉంటుంది మరియు అది కాథోడ్కు తిరిగి వస్తుంది మరియు ఈ సమయంలో ట్యూబ్లో కరెంట్ ఉండదు కాబట్టి మైక్రోవేవ్ ట్యూబ్లో కరెంట్ లేనందునమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క బలాన్ని కట్ ఆఫ్ మాగ్నెటిక్ ఫీల్డ్ అని పిలుస్తారు మరియు ఇది హల్ కట్ ఆఫ్ మాగ్నెటిక్ ఈక్వేషన్ ద్వారా ఇవ్వబడుతుంది అదే విధంగా కట్ ఆఫ్ dc వోల్టేజ్ హల్ కట్ ఆఫ్ వోల్టేజ్ సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ బీమ్ యొక్క మార్గంలో వివిధ మాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ప్రభావం ఇది ఇప్పుడు ఎలక్ట్రాన్ బీమ్ యొక్క మార్గంలో AC ఫీల్డ్ యొక్క ప్రభావాన్ని చూద్దాం కాబట్టి dc ఎలక్ట్రిక్ ఫీల్డ్ యానోడ్ నుండి కాథోడ్ వరకు రేడియల్గా లోపలికి ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఒక క్యావిటీ ఆసిలేట్ చేయడం ప్రారంభిస్తే అది 1800 ఫేజ్ డిలే తో తదుపరి క్యావిటీ ని ఉత్తేజపరుస్తుంది మరియు ఈ కారణంగా క్యావిటీ లో ac ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది మరియు ఈ స్ట్రక్చర్ లో మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ dc ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు AC ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఎలక్ట్రాన్లు కాథోడ్ నుండి యానోడ్కు రేడియల్గా బయటికి కదులుతాయి ఎందుకంటే dc ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు అవి AC ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ప్రవేశించినప్పుడు వాటి మార్గం వంగి ఉంటుంది కాబట్టి యానోడ్ యొక్క పాజిటివ్ భాగం లేదా మరింత పాజిటివ్ గా చార్జ్ చేయబడిన భాగం వైపు కదిలే ఎలక్ట్రాన్ వేగవంతం అవుతుంది మరియు అవి ఈ యానోడ్ నుండి విక్షేపం చెందుతాయి మరియు యానోడ్ యొక్క తక్కువ పాజిటివ్ గా చార్జ్ చేయబడిన భాగం వైపు వెళ్ళే ఎలక్ట్రాన్లు ఆ ఎలక్ట్రాన్లు క్షీణించబడతాయి మరియు వాటి పవర్ అక్కడ ఉన్న AC ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ వాటి పవర్ ని క్యావిటీ లో ఉన్న AC ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇప్పుడు స్పేస్ ఛార్జ్ వీల్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ ద్వారా ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ మాడ్యులేషన్ మరియు కాథోడ్ నుండి యానోడ్కు వెళ్లే ఎలక్ట్రాన్ల యొక్క క్యుములేటివ్ చర్య మరియు కొన్ని ఎలక్ట్రాన్లు యానోడ్ నుండి కాథోడ్కు తిరిగి వస్తాయి ఈ మూడింటి చర్య కలిసి వీల్ లో తిరిగే స్పోక్స్ ను పోలి ఉండే స్ట్రక్చర్ కి దారితీస్తుంది ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో ఆసిలేషన్స్ ఎలా నిలబడతాయో చూద్దాం ఈ కాథోడ్ నుండి విడుదలయ్యే అన్ని ఎలక్ట్రాన్లు dc ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుండి ఎనర్జీ ని పొందుతాయి వాటిలో కొన్ని ఎలక్ట్రాన్లు తమ కైనెటిక్ ఎనర్జీ ని క్యావిటీలోని ac ఫీల్డ్కు బదిలీ చేస్తాయి మరియు ఆ ఎలక్ట్రాన్లు ఆసిలేషన్స్ ను నిలబెట్టడానికి సహాయపడతాయి ఎందుకంటే అవి dc ఫీల్డ్స్ నుండి ఎనర్జీ ని తీసుకుంటాయి మరియు వాటి ఎనర్జీ ని ac ఫీల్డ్స్ కు అందిస్తాయి కాబట్టి మల్టిపుల్ క్యావిటీ మాగ్నెట్రాన్లో ఆసిలేషన్లు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మాగ్నెట్రాన్ యొక్క స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం మాగ్నెట్రాన్ పని చేయగల ఫ్రీక్వెన్సీ ల పరిధి 500 MHz నుండి 12 GHz వరకు ఉంటుంది మరియు అవుట్పుట్ పవర్ మాగ్నెట్రాన్ల ద్వారా ఉత్పత్తి చేయగల 40 మెగావాట్ల వరకు ఉంటుంది మేము 10 GHz వద్ద 50 KV యొక్క dc వోల్టేజ్ ఇచ్చినప్పుడు దీనిని పొందవచ్చు మరియు ఈ రకమైన మాగ్నెట్రాన్ల ఎఫిషియెన్సీ 40 నుండి 70 వరకు ఉండటం చాలా మంచిది మాగ్నెట్రాన్ యొక్క ఉదాహరణ థామ్సన్ TH3074A మాగ్నెట్రాన్ దీనిలో ఫ్రీక్వెన్సీ 8 5 నుండి 9 5 GHz వరకు ఉంటుంది మరియు ఇది 220 కిలోవాట్ల వరకు పవర్ ని ఉత్పత్తి చేయగలదు కాబట్టి యానోడ్ వోల్టేజ్ 21 5 కిలోవాల్ట్కు సమానం మరియు యానోడ్ కరెంట్ 27 4 ఆంపియర్ ఇప్పుడు మాగ్నెట్రాన్ ఆసిలేటర్ల అప్లికేషన్స్ కు వెళ్దాం కాబట్టి రాడార్ ట్రాన్స్మిటర్లలో మాగ్నెట్రాన్ ఆసిలేటర్లను ఉపయోగించవచ్చు పారిశ్రామిక హీటింగ్ లో కూడా వీటిని ఉపయోగించవచ్చు మరియు మనకి బాగా తెలిసిన మాగ్నెట్రాన్కు సంబంధించిన ఉదాహరణ మైక్రోవేవ్ ఓవెన్ ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క ప్రామాణిక పవర్ సుమారు 600 W మరియు ఇది పనిచేసే ఫ్రీక్వెన్సీ సుమారు 2 45 GHz మరియు ఇది 915 MHz లో కూడా పని చేస్తుంది కాబట్టి ఇదంతా మాగ్నెట్రాన్ల అప్లికేషన్స్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు మైక్రోవేవ్ ట్యూబ్స్ యొక్క కంపారిజన్ గురించి చూద్దాం కాబట్టి ఈ వర్టికల్ యాక్సిస్ మైక్రోవేవ్ ట్యూబ్స్ ద్వారా అందించగల యావరేజ్ పవర్ ని సూచిస్తుంది మరియు ఈ హారిజంటల్ యాక్సిస్ ఈ మైక్రోవేవ్ ట్యూబ్స్ పని చేయగల ఫ్రీక్వెన్సీ లని సూచిస్తుంది కాబట్టి మేము చర్చించినట్లుగా హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల క్రింద నుండి వందల GHz వరకు పనిచేయగలవు మరియు ఇది కొన్ని KW నుండి కొన్ని వాట్ల వరకు అవుట్పుట్ పవర్ ని అందిస్తుంది మరియు ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ ఈ మైక్రోవేవ్ ట్యూబ్స్ ద్వారా అందించబడిన పవర్ తగ్గుతుంది మరియు మేము చర్చించినప్పుడు క్లైస్ట్రాన్ మైక్రోవేవ్ ట్యూబ్స్ GHz నుండి వందల GHz వరకు పనిచేస్తాయి మరియు ఇది 10 GHz వరకు చాలా ఎక్కువ పరిధి గల ఫ్రీక్వెన్సీ ల లో కొన్ని MHz ల అధిక పవర్ ని అందిస్తుంది మరియు ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ పవర్ అవుట్పుట్ బాగా తగ్గుతుంది మరియు 100 GHz వద్ద ఉన్న అధిక ఫ్రీక్వెన్సీ లో ఇది పదుల వాట్ల పవర్ ని మాత్రమే అందిస్తుంది నేను చర్చించినట్లుగా గైరోట్రాన్ 20 GHz నుండి 500 లేదా 600 GHz వరకు పనిచేస్తుంది మరియు అవి 20 GHz నుండి 200 GHz వరకు ఉన్న ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలో సుమారు 2 మెగావాట్ల అధిక పవర్ ని అందించగలరు మరియు ఆ తరువాత అవుట్పుట్ పవర్ బాగా తగ్గుతుంది మరియు సుమారు 500 లేదా 600 GHz వద్ద ఇది కేవలం పదుల వాట్ల పవర్ ని మాత్రమే అందిస్తుంది కాబట్టి అవుట్పుట్ పవర్ అవసరాన్ని బట్టి మరియు ఫ్రీక్వెన్సీ ల పరిధి నుంచి ఏదైనా నిర్దిష్ట మైక్రోవేవ్ ట్యూబ్ లను ఎంచుకోవచ్చు కాబట్టి ఇదంతా మైక్రోవేవ్ ట్యూబ్స్ కి సంబంధించిన విషయాలు మైక్రోవేవ్ ట్యూబ్స్ ల గురించి సంగ్రహంగా చెప్పాలంటే మేము లీనియర్ బీమ్ ట్యూబ్స్ తో ప్రారంభించాము అది పని చేయు సూత్రం వెలాసిటీ మరియు కరెంట్ మాడ్యులేషన్ మేము రెండు క్యావిటీ క్లైస్ట్రాన్ మూడు క్యావిటీ క్లైస్ట్రాన్ గురించి చర్చించాము ఆపై రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ఆసిలేటర్ గురించి చర్చించాము మరియు ఈ మూడు తక్కువ పవర్ గల మైక్రోవేవ్ ట్యూబ్ లు ఆ తరువాత మేము ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ల వేగాన్ని తగ్గించడానికి స్లో వేవ్ స్ట్రక్చర్స్ ను ఉపయోగించే హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లను చర్చించాము ఆ తరువాత మేము క్రాస్డ్ ఫీల్డ్ మైక్రోవేవ్ ట్యూబ్స్ గురించి చర్చించాము మరియు గైరోట్రాన్ల గురించి కొంత చర్చించాము మరియు మాగ్నెట్రాన్ గురించి వివరంగా చర్చించాము ధన్యవాదాలు